కాబట్టి ఇంజనీరింగ్ గణితం I పై ఉపన్యాసాలకు స్వాగతం మరియు ఇది ఉపన్యాస సంఖ్య 21 మరియు ఈ రోజు మేము ఇంటిగ్రల్ కాలిక్యులస్ మరియు ముఖ్యంగా ఇంప్రొపర్ ఇంటిగ్రల్స్ గురించి మాట్లాడతాము కాబట్టి మేము మొదట ఇంప్రొపెర్ ఇంటిగ్రల్స్ ను పరిచయం చేస్తాము మరియు తరువాత అటువంటి ఇంటిగ్రల్స్ ను ఎలా మదింపు లేదా మూల్యాంకనం చేయాలి అనేది నేటి ఉపన్యాసం యొక్క అంశంగా చూద్దాము కాబట్టి ఇక్కడ మనం సాధారణంగా అధ్యయనం చేసే ప్రొపెర్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి ఉదాహరణకు abfxdx అనేది ప్రోపర్ ఈ ఇంటిగ్రల్ యొక్క పరిధి a నుండి b వరకు ఫైనెట్ గా ఉంటే అది కూడా అనగా ఇంటిగ్రాండ్ కాబట్టి f ఇక్కడ ఇంటెగ్రాండ్ మరియు ఇది ఈ శ్రేణిలో a నుండి b వరకు X కు కట్టుబడి ఉంటుంది కాబట్టి ఈ f బౌండెడ్ గా ఉంటుంది అలాగే a మరియు b రెండూ ఫైనెట్ గా ఉంటే ఈ ఇంటిగ్రల్ యొక్క పరిధి ఫైనైట్ గా ఉంటుంది అలాగే ఇది ప్రోపర్ ఇంటిగ్రల్ కానీ ఇప్పుడు మనం ఈ రోజు ఇంప్రొపర్ ఇంటిగ్రల్ అంటే ఏమిటో చర్చిస్తాం ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ అనగా ఇంటిగ్రల్ abfxdxఇంప్రొపెర్ ఇక్కడ ఈ a ఉదాహరణకి ∞ మరియు లేదా b అనేది ∞ అయితే వాటిలో ఒకటి ప్రాథమికంగా అనంతం a ∞ లేదా b ∞ లేదా రెండూ a ∞ మరియు b ∞ మరియు ఇక్కడ f ఇంటిగ్రేండ్ a నుండి b వరకు ఈ x పరిధిలో ఒక సందర్భంలో అన్బౌండెడ్ గా ఉంటుంది అలాంటప్పుడు మనము ఈ రకమైన ఇంటిగ్రల్ ను ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ మొదటి రకం గా పిలుస్తాము రెండవది f ఈ పరిధిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల వద్ద శ్రేణి a నుండి b వరకు అన్బౌండెడ్ గా ఉంటే అప్పుడు మనము రెండవ రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ గా పిలుస్తాము కాబట్టి మొదటి రకంలో లిమిట్స్ a లేదా b అనేది లేదా రెండూ నుండి వరకు కానీ ఇక్కడ f మొదటి రకమైన ఇంటిగ్రల్ గా బౌండెడ్ గా ఉంటుంది అయితే రెండవ రకమైన ఇంటిగ్రల్ లో ఈ f a మరియు b మధ్య అన్బౌండెడ్ గా ఉంటుందని మనము అనుకుంటాము మరియు ఇక్కడ ఈ లిమిట్స్ a మరియు b ఇంటెగ్రల్ పరిధి అనేది a నుండి b వరకు ఫైనెట్ గా ఉంటుంది ఈ రెండు రకాల ఇంటిగ్రల్ లు కలిపినప్పుడు రెండో రకం లేదా మూడో రకం ఇంప్రొపర్ ఇంటిగ్రల్ అవుతుంది కాబట్టి ఇక్కడ శ్రేణి లో ఒకటి లేదా ఈ b లేదా రెండూ అలాగే ఇక్కడ ఉన్న f కూడా ఈ X పరిధిలో ఏదో ఒక సమయంలో అన్బౌండెడ్ చేయబడ్డాయి అప్పుడు మేము ఇది మూడవ రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ అని పిలుస్తాము కాబట్టి ప్రొపర్ ఇంటిగ్రల్ ఉదాహరణ కాబట్టి ఉదాహరణకు మనకు ఇక్కడ 02x21dx ఉంది కాబట్టి ఇక్కడ x21 ఉన్న ఇంటెగ్రాండ్ బౌండెడ్ గా ఫైనెట్ గా లేదా 0 నుండి 2 వరకు ఈ ఎక్స్ శ్రేణిలో ఫైనెట్ గా ఉంటుంది మరియు 0 మరియు 2 శ్రేణి కూడా ఫైనెట్ గా ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ చూడము మరియు ఈ f ఇంటెగ్రాండ్ కూడా బౌండెడ్ గా వుంది కాబట్టి ఈ సందర్భంలో మనం అటువంటి ఇంటిగ్రల్స్ ను ప్రొపర్ అని పిలుస్తాము ఉదాహరణకు మనకు ఈ 01sin x xdxఉంది కాబట్టి ఈ సందర్భంలో x అనునది హారములో ఉంది మరియు ఈ x యొక్క శ్రేణి 0 నుండి వరకు వుంది అప్పుడు ఇంటిగ్రాండ్ అన్బౌండెడ్ అవ్వొచ్చు కాబట్టి ఈ X 0 కు వెళుతున్నప్పుడు ఈ ఇంటెగ్రాండ్ యొక్క లిమిట్ విలువను పరిగణలోనికి తీసుకుంటేలిమిట్ x విలువ 0 కి చేరుతున్నప్పుడు మరియు ఈ sin x x కాబట్టి లిమిట్ ఫైనెట్ లిమిట్ విలువ 1 అని మనకు తెలుసు కాబట్టి ఇంటిగ్రాండ్ యొక్క లిమిటింగ్ విలువ x ఎప్పుడైతే 0 కి వెళుతుందో అప్పుడు అలాంటప్పుడు మనం ఈ ఇంటిగ్రల్ ను ప్రొపెర్ ఇంటిగ్రల్ గా అని పిలుస్తాము ఎందుకంటే ఇది ఏ బిందువు వద్ద అన్బౌండెడ్ గా లేదు 0 నుండి 1 యొక్క శ్రేణిలో ఏ సమయంలోనూ ఇది మరియు లిమిట్స్ కూడా ఫైనెట్ మరియు పరిధి కూడా ఫైనెట్ కాబట్టి ఈ ఇంటిగ్రల్ కూడా ప్రొపర్ ఇంటిగ్రల్ ఇంప్రొపర్ ఇంటిగ్రల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఉదాహరణకు ఈ 0cos xdx ఉంది కాబట్టి ఇది మొదటి రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ ఎందుకంటే ఇక్కడ లిమిట్ లో మనం అనంతాన్ని చూస్తాము కానీ ఏ సమయంలోనైనా ఇంటెగ్రాండ్ బౌండెడ్ గా ఉంటుంది కాబట్టి ఇది మొదటి రకమైన ఇంటిగ్రల్ రెండవది ఈ 01dx కాబట్టి ఈ సందర్భంలో పరిధి ఫైనెట్ గా ఉంది కానీ ఇక్కడ x విలువ 1 కు సమీపిస్తున్నప్పుడు ఇది అన్బౌండెడ్ గా మారుతోంది కాబట్టి ఈ సందర్భంలో ఈ గరిష్ట లిమిట్ x కి సమీపిస్తున్నప్పుడు ఇంటెగ్రాండ్ అన్బౌండెడ్ గా మారుతోంది మరియు తరువాత ఇది రెండవ రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ ఇది ఇక్కడ మూడవ రకం లేదా మిశ్రమ రకం యొక్క ఇంటిగ్రల్ఎందుకంటే లిమిట్ కూడా అన్బౌండెడ్ కాబట్టి ఇక్కడ మనం ఈ దీనిని ఎగువ శ్రేణిలో కలిగి ఉన్నాము మరియు తరువాత 11 x2 కూడా x విలువ 1 ని సమీపిస్తున్నప్పుడు ∞ కి వెళుతుంది 1 ఇంటిగ్రల్ యొక్క పరిధిలో ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇంటెగ్రాండ్ కూడా ∞ గా మారుతోంది మరియు పరిధి కూడా ఫైనెట్ కాదు కాబట్టి ఇది మూడవ రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ యొక్క ఇంటెగ్రాండ్ కాబట్టి అటువంటి ఇంప్రొపర్ ఇంటిగ్రల్స్ ను ఎలా మదింపు చేయాలి మొదట మనం మొదటి రకం గురించి చర్చిస్తాం కాబట్టి ఉదాహరణకు మనకు ఈ afxdx ఉంది మరియు ఈ b విలువ కి వెళుతుందని అనుకుందాం కాబట్టి ఇది మొదటి రకమైన ఇంటిగ్రల్ మరియు ఈ b విలువ ∞ కు సమీపిస్తున్నదని మేము ఇక్కడ అనుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంలో మనం దేనిని పరిశీలిస్తామో మనం ఇంటిగ్రల్ a నుంచి R వరకు తీసుకుంటాము కాబట్టి ఈ b విలువ ని మనం ఈ R ద్వారా భర్తీ చేశాం మరియు తరువాత మనం ఈ R నుంచి ∞ వరకు తీసుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మనకు ఈ అనంతం ఉంది కాబట్టి ఇది మొదటి రకం యొక్క ఇంటిగ్రల్ మరియు దీనిని మదింపు చేయడానికి మేము ఏమి చేస్తాము∞ అనే దానిని R ద్వారా భర్తీ చేస్తాము మరియు తరువాత ఈ ఇంటిగ్రల్aRfxdx ని ఇక్కడ మూల్యాంకనం చేసిన తరువాత లిమిట్ని తీసుకుంటాము మరియు ఈ లిమిట్ ఉన్నట్లయితే ఇది ఈ ఇంటిగ్రల్యొక్క విలువ లేదా ఇంటిగ్రల్ కన్వెర్జెస్ అని మనం పిలుస్తాం మరియు ఒకవేళ ఈ లిమిట్ లేనట్లయితే అప్పుడు మనం ఇంటిగ్రల్ ఉనికిలో లేని లిమిట్ అని మరియు ఉనికిలో లేదు అని పిలుస్తాం లేదా ఇంటిగ్రల్ డైవర్జ్ అవుతుంది బాగుంది ఇప్పుడు ఈ సందర్భంలో మేము ఇక్కడ మునుపటి ఇంటిగ్రల్ ని చూపించడానికి బదులుగా ఈ b అనునది ∞ మరియు మనకు ఈ పరిస్థితి ఉండవచ్చు మరియు ఇప్పుడు మేము ఈ దిగువ శ్రేణి అని పరిగణించాము ఇది ∞ కాబట్టి మళ్ళీ మనకు మొదటి రకం యొక్క ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ వుంది కాబట్టి ఈ సందర్భంలో మనం ఇక్కడ అదే ఆలోచనను ఉపయోగిస్తాము మనము R నుండి వరకు తీసుకోగల లిమిట్ ని మరియు ని R తో భర్తీ చేస్తాము కాబట్టి ఇప్పుడు మేము ఈ ఇంటిగ్రల్ని మొదట Rbfxdx నుండి మూల్యాంకనం చేస్తాము మరియు ఈ ఇంటిగ్రల్యొక్క మదింపు తరువాత మేము R లిమిట్ ని గా తీసుకుంటాము కాబట్టి మనం దీనిని మళ్ళీ మొదటి రకమైన ఇంటిగ్రల్ గా కలిగి ఉంటాము కానీ ఇక్కడ రెండు లిమిట్స్ ఉన్నాయి మరియు ఇది కాబట్టి ఈ సందర్భంలో మేము ఏమి చేస్తాము మేము ఈ ఇంటిగ్రల్ లను రెండు భాగాలుగా విచ్ఛిన్నం చేస్తాము కాబట్టి ఒకటి మేము ఈ lim⁡R1→∞ తీసుకుంటాము కాబట్టి ఇక్కడ మేము ఈ R1 ను కొరకు తీసుకున్నాము దీని కోసం మేము R1 స్థానంలో మరియు ఈ R2 కోసం మేము దీని స్థానంలో ఈ ∞ అక్కడ భర్తీ చేసాము మరియు మేము ఈ R1→∞ మరియు R2→∞ తీసుకున్నాము కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈ ∞ఇంటిగ్రల్ఉంది మరియు ఈ లిమిట్లు ఇక్కడ కుడి చేతి వైపు ఉంటే ఈ లిమిట్ కన్వెర్జెంట్ లేదా ఈ ఇంటిగ్రల్ కన్వెర్జెంట్ అని మేము పిలుస్తాము ఆలా కానీ పక్షంలో ఇది డైవర్జెంట్ ఇంటిగ్రల్ లేదా ఇంటిగ్రల్ ఉనికిలో లేదు అంటాము లేదా మనం ఈ రెండింటిని lim⁡R1→∞ R2→∞ వంటి వాటిని కలపవచ్చు మరియు మనం R1R2fxdx నుంచి తీసుకోవచ్చు ఈ రెండూ ఒకటే కాబట్టి ఇప్పుడు మనం మొదటి రకం చెప్పడంలో ఇంప్రొపర్ ఇంటిగ్రల్ ని ఎలా మదింపు చేయాలో చేస్తాము కాబట్టి ఇక్కడ మనకు 22x2x4 1dx ఉన్న ఉదాహరణ ఇది కాబట్టి ఈ సందర్భంలో మనం ని తొలగిస్తాం మరియు దానిని R తో భర్తీ చేస్తాం కాబట్టి ఈ లిమిట్ R నుండి ∞ కి సమానం మరియు ఈ 2 నుండి R మరియు 2x2x4 1 ఇది లిమిట్ R నుండి ∞ కి సమానము మనం ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం అందువల్ల ఇది x2 1 మరియు x21 కాబట్టి 1x2 11x2 1 కాబట్టి ఇది ఖచ్చితంగా 2x2x4 1 అవుతుంది మరియు మళ్ళీ మేము అక్కడ ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ను చేస్తాము కాబట్టి మనకు lim⁡R→∞ 2R1x2 11x2 1dx ఉన్నాయి ఈ dx పదంపై ప్రతిదీ మరియు కాబట్టి ఇది 1x2 11x2 1 యొక్క పార్షియల్ ఫ్రాక్షన్ కాబట్టి ఇక్కడ మనకు ఉంది lim⁡R→∞ 2R1x2 11x2 1dx lim⁡R→∞2R121x 11x 11x21dx lim⁡R→∞2R121x 1dx 2R121x1dx2R1x21dx lim⁡R→∞12ln x 1x1 x 2R lim⁡R→∞12ln R 1R1 12ln 13R 2 12×0 12ln 3 2 2 12ln 3 2 2 కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఉనికిలో ఉంది మరియు ఇది ఈ ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ యొక్క విలువ ఉదాహరణకు రెండవది మనకు 0sin x dx ఉంది కాబట్టి ఈ సందర్భంలో కూడా అదే ఉపాయాలను ఉపయోగిస్తాం తద్వారా మనకు lim⁡R→∞0Rsin x dxయొక్క విలువ sin x అవుతుంది cos x అవుతుంది మరియు తరువాత మనకు 0 నుంచి Rవరకు లిమిట్ ఉంటుంది కాబట్టి ఇది lim⁡R→∞1 cos R అవుతుంది మరియు మనం lim⁡R→∞తీసుకున్నప్పుడు ఈ cos R కోసం ఈ లిమిట్ ఉనికిలో లేదు అందువల్ల ఈ సందర్భంలో రెండవ సందర్భంలో లిమిట్ ఉనికిలో లేదు మరియు మనకు ఖచ్చితంగా ఈ lim⁡R→∞1 cos R మరియు లిమిట్ ఉనికిలో లేదు లేదా ఈ సందర్భంలో ఇంటిగ్రల్ కన్వెర్జ్ కాదు కాబట్టి లిమిట్ ఉనికిలో లేదు కాబట్టి మొదటి సందర్భంలో మనం ఈ ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ కన్వెర్జెంట్ మరియు ఇక్కడ ఈ వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిన విలువలు రెండవ సందర్భంలో ఈ ఇంటిగ్రల్ అనగా ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ కన్వెర్జ్ కాదు ఎందుకంటే మేము ఈ ఇంటిగ్రల్ని మూల్యాంకనం చేయలేము అలాగే కాబట్టి మనం నేర్చుకునే రెండవ రకం యొక్క ఇంప్రొపర్ ఇంటిగ్రల్యొక్క మూల్యాంకనం అనేది a నుండి b శ్రేణిలో ఏదో ఒక సమయంలో అన్బౌండెడ్ చేయబడిన abfxdx యొక్క ఇంటిగ్రల్ కాబట్టి ఇక్కడ fx x విలువ ఎప్పుడైతే b కి చేరువ అవుతుందో అని అనుకుందాం కాబట్టి గరిష్ట లిమిట్ కి చేరుకున్నప్పుడు గరిష్ట లిమిట్ ఈ fx కన్వెర్జ్ అవుతుంది మరియు 0 కు చేరుకుంటుంది మరియు ఈ fx అన్బౌండెడ్ అవుతుంది మరియు b కి ఎప్పుడైతే విస్తరిస్తుందో అటువంటి ఇంటిగ్రల్స్ fxఅనంతానికి లాగా ఉంటాయి ఈ ఎప్సిలాన్ ని ఇక్కడ పరిచయం చేయడం ద్వారా మేం మూల్యాంకనం చేస్తాం అందువల్ల ఇక్కడ మేం ఈ ఎప్సిలాన్ ని ప్రవేశపెట్టాం మరియు b నుంచి తీసివేశాము కాబట్టి సమస్య b వద్ద ఉంది కాబట్టి ఇప్పుడు b ε ద్వారా శూన్యం చేసాము ఎందుకంటే f విలువ b కి మొగ్గు చూపుతున్నప్పుడు f అనంతానికి మొగ్గు చూపుతుంది కాబట్టి ఈ b ఇప్పుడు ఈ b ε ని తయారు చేయడాన్ని మేము నివారించాము మరియు ఇప్పుడు ఇది మంచి ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ యొక్క మూల్యాంకనం కోసం అభివృద్ధి చేసిన పద్ధతులను ఉపయోగించి మేము మదింపు చేసే సరైన ఇంటిగ్రల్ మరియు తరువాత మనపై కుడి వైపు నుంచి 0 కి ఎప్సిలాన్ ε లిమిట్ ని తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకు ఈ ఇంటిగ్రల్ మరియు రెండవ సందర్భంలో f అనంతం కి వెళ్ళినప్పుడు x అనేది a కి వెళ్ళినప్పుడు మీరు అదే ఆలోచనను ఉపయోగిస్తారు ఇప్పుడు మనం ఇక్కడ a ఉపయోగిస్తాము మరలా ఇది a సమస్య ఉన్న చోట ఇంటిగ్రల్ నివారించబడుతుంది మరియు తరువాత ఈ ఇంప్రొపర్ ఇంటిగ్రల్ ను అంచనా వేయడానికి ఈ ఎప్సిలాన్ విధానాలను పాజిటివ్ వైపు నుండి 0 కి తీసుకుంటాము కాబట్టి మనకు ఇంకొక పాయింట్ ఉన్నప్పుడు c cవిలువకి x సమీపించేటప్పుడు రెండవ రకమైన ఇంప్రొపర్ ఇంటిగ్రల్ ను అంచనా వేయడం a b లో ఒక పాయింట్ మరియు ఈ fx అన్బౌండెడ్ గా మారుతోంది ఇది రెండవ రకమైన ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ మరియు ఈ సందర్భంలో మళ్ళీ మనము ఇంటిగ్రల్ a నుండి c మరియు c నుండి b వరకు మనము విచ్ఛిన్నం చేస్తాము మరియు సమస్య c వద్ద ఉన్నందున c నుండి ను తీసివేయడం మనము తప్పించాము కాబట్టి మనకు a నుండి ac εfxdx ఉంది మరియు రెండవ సందర్భంలో మళ్ళీ ఇంటిగ్రల్ c నుండి b వరకు ఉంది కాని మనకు c వద్ద సమస్య ఉంది కాబట్టి మనముcεbfxdx తీసుకొని దీన్ని తొలగించాము కాబట్టి మీరు x → a మరియు x → b వంటివి రెండు చివర్లలో ఈ ఇంటిగ్రల్f→∞ కలిగి ఉంటే కాబట్టి ఇది రెండవ రకమైన ఇంటిగ్రల్ కి మరొకటి కాబట్టి ఈ సందర్భంలో మనం దీనిని a1b 2fxdx ను పరిచయం చేయడం ద్వారా ఈ abfxdx ని అంచనా వేయవచ్చు ఇప్పుడు మనము ఇక్కడ కొన్ని ఉదాహరణలను తీసుకుంటాము ఇక్కడ మనం మళ్ళీ వ్యాఖ్యలను అంచనా వేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ f రెండు చివర్లలో అనంతం ∞ కి చేరుకుంటుంది మనం ఈ సమాకలనాన్ని ను మధ్యలో ఇక్కడ a నుండి c వరకు ఆపై c నుండి b వరకు విచ్ఛిన్నం చేయవచ్చు మరియు తరువాత మనం ఇంతకు ముందు నిర్వహించిన సమాకలనాన్ని సరిగ్గా నిర్వహించగలము కాబట్టి మనము వీటి నుండి తప్పించుకుంటాము మనకు రెండు వేర్వేరు ఇంటిగ్రల్స్ ఉన్నాయని మరియు c డాట్ ఈ ఒకటి మరియు మొదటిది మనం a1తో నిర్వహిస్తాము మరియు రెండవది మనం పైన చేసిన విధంగానే ఈ b 2 తో నిర్వహిస్తాము కాబట్టి రెండవ రకమైన అటువంటి ఇంప్రొపర్ ఇంటిగ్రల్స్ ను ఎలా అంచనా వేయాలి కాబట్టి ఉదాహరణకు మనకు ఈ 01dx1 x ఉంది కాబట్టి ఇక్కడ x అనేది 1 కి చేరుకున్నప్పుడు ఇది అన్బౌండెడ్ గా మారుతోంది మన ఇంటిగ్రేండ్ అన్బౌండెడ్ గా మారుతోంది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు మనము ϵ→001 ϵdx1 xను తీసుకుంటాము కాబట్టి ఫంక్షన్ అన్బౌండెడ్ గా మారుతున్న పాయింట్ 1 ϵ ద్వారా భర్తీ చేయబడింది కాబట్టి మనము 0 నుండి 1 కి వెళ్ళడం లేదు కాని మనం 0 నుండి 1 ϵ కి వెళ్తున్నాము అక్కడ మనకు మంచి ఇంటిగ్రల్ మరియు తరువాత మనం ప్రత్యామ్నాయంగా ఆ లిమిట్ ని అక్కడ తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఈ ఇంటిగ్రల్ విలువ ఏమిటి కాబట్టి మనకు ఈ ఇంటిగ్రల్ 0 నుండి 1 ϵ ఉంది మరియు ఇది 1 x 12 ఇది మనం ఇంటిగ్రల్చేస్తే మనకు ఉంటుంది 1 x121201 ϵ 21 x01 ϵ 2√1 1 ϵ √1 2√ϵ 1 22 2 కాబట్టి అది ఈ ఇంటిగ్రల్ విలువ ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ మరియు విలువ 2 మనము తీసుకునే రెండవ ఉదాహరణ 02dx2x x211dx2x x2 2012 2dx2x x2 కాబట్టి ప్రమేయం అన్బౌండెడ్ గా మారుతున్న ఒక పాయింట్ ను కూడా మనము తప్పించాము ఇప్పుడు రెండు సందర్భాల్లో మనం దీన్ని ఇంటిగ్రల్చేయాలి మరియు తరువాత మనము ఈ లిమిట్ ని 10 మరియు ఈ 20 గా చేస్తాము కాబట్టి ఇక్కడ మనము ఈ ఇంటిగ్రల్ చూద్దాము dxx2 x12∫12 x1xdx12 ln x 12ln x2 x ఉదాహరణకు ఇక్కడ పాజిటివ్ సైడ్ నుండి 10 మరియు ఈ విలువలు మనం మొదట వ్రాస్తాము ఇక్కడ 1 పైన 12ln 12 1 2012ln 2 22 కాబట్టి అనేది 0 కి వెళుతుంది ఇది మళ్ళీ అవుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ కాదు ఎందుకంటే మనకు ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది నిజం కాబట్టి మనకు 2 x ఉంది మరియు ఇది ∞ కాబట్టి ఇక్కడ ∞ కి వెళ్లడం ∞కి వెళ్తుంది కాబట్టి మా ఇంటిగ్రల్గా మారుతోంది మరియు ఇది ∞∞ కాబట్టి ఇది కన్వర్జెన్స్ కాదు కాబట్టి ఈ సందర్భంలో మనకు ఈ విలువ లభిస్తుంది అంటే నా ఉద్దేశ్యం ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ కాదు ఎందుకంటే ఇది విలువకు వెళుతుంది మరియు ఈ ఇంటిగ్రల్ డైవెర్జ్ అవుతుంది కాబట్టి మనము ఈ పరీక్షింపబడే ఇంటిగ్రల్ గురించి ముందు ఉపన్యాసాలలో కూడా ఉపయోగిస్తాము ఎందుకంటే తరువాతి ఉపన్యాసాలలో ఇది ఈ ఇంటెగ్రల్ కన్వర్జెన్స్ అవుతుందో లేదో పరీక్షించడం ఎలా అనే దాని గురించి నేర్చుకుంటాము కాబట్టి అక్కడ మనము పరీక్షింపబడే ఇంటిగ్రల్ ను ఉపయోగిస్తాము కాబట్టి ఇది పరీక్షింపబడే ఇంటిగ్రల్ I ఇది అక్కడ ఉపయోగించబడుతుంది కాబట్టి మనకు a నుండి R ఉంది తరువాత R→∞ తీసుకుంటాము కాబట్టి మనకు ఈ ఇంటిగ్రల్ aR1xpdx ఉంది మనము సులభంగా అంచనా వేయగలము ఇది ధన సంఖ్య కాబట్టి ఇక్కడ 1x b కాబట్టి మనము దీనిని ఇంటిగ్రేట్ చేసాము కాబట్టి మనకు 1xp ఉంది మరియు ఈ 1వస్తుంది కాబట్టి x p1 ఆపై p1 కాబట్టి 1 p కూడా వస్తుంది కాబట్టి ఇది a నుండి R వరకు ఇంటిగ్రల్ కానీ ఇది p 1 ను తీసుకోవడం లాంటిది ఎందుకంటే మనం p 1 తీసుకున్నప్పుడు మనకు ఈ 1x లభిస్తుంది ఇది ఇక్కడ x యొక్క లాగరిథమిక్ మరియు తరువాత మనము లిమిట్ ని తీసుకుంటాము కాబట్టి p 1 ఉన్నప్పుడు రెండు అవకాశాలు ఉంటాయి అప్పుడు ఇది ఇంటిగ్రల్ గా ఉంటుంది మరియు తరువాత p 1 ఇది ఇంటిగ్రల్ గా ఉంటుంది మరియు తరువాత మనము ఇక్కడ ఊర్థ్వ లిమిట్ ని ప్రత్యామ్నాయం చేయవచ్చు R పవర్ p మైనస్ 1 మరియు మనము కింది లిమిట్ ని ప్రత్యామ్నాయం a గా చేయవచ్చు మరియు మనము ఇక్కడ ఈ ఇంటిగ్రల్ ని పొందుతాము కాబట్టి p 1 కొరకు మనకు ln Ra ఉంది మరియు రెండవ సందర్భంలో p≠1 ఉన్నప్పుడు మనకు 11 p1Rp 1 1ap 1లభిస్తుంది కాబట్టి ఇవి a నుండి R కి సమాకలాన విలువలు మరియు ఇప్పుడు మనము ఈ R→∞ తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుందో ఇక్కడ చూస్తాము కాబట్టి ప్రాథమికంగా మనకు టెస్ట్ ఇంటిగ్రల్ గురించి ఆసక్తి ఉంది అది a1xpdx మనము దీనిని ఇప్పటికే విశ్లేషించాము ఇప్పుడు మనము పరిమితులను పెడతాము a1xpdxR→∞⁡aR1xpdxp≤1 1p 11ap 1p1 మనకు ఇంకొక ఇంటిగ్రల్ ఉంది ఇది టెస్ట్ ఇంటిగ్రల్ కోసం ఉపయోగించబడుతుంది దీనిని టెస్ట్ ఇంటిగ్రల్ II అంటారు aϵb1x apdx మరియు ఈ సందర్భంలో మనము ఈ ఇంటిగ్రల్ ను a ϵ నుండి b గా పరిగణిస్తాము కాబట్టి ఇక్కడ మనకు ఇది x aగా ∞ అవుతోంది కాబట్టి అన్బౌండెడ్ గా ఉంది మనకు రెండవ రకమైన ఇంటిగ్రల్ ఉంది కాబట్టి aϵ మనము దీనిని మళ్ళీ ఇక్కడ అదే ఆలోచనను అంచనా వేస్తాము మనకు 1x ap ఉంది దానిని మనం ఇంటిగ్రల్ చేయవచ్చు కాబట్టి మళ్ళీ రెండు పద్ధతులు లేదా పరిస్థితులు ఉంటాయి p 1 మనకు ఈ ln x a ఉంటుంది ఇది మనకు ఇది b a ln మరియు p ≠ 1 ఉన్నప్పుడు ఇస్తుంది మీరు దీన్ని దీనితో ఇంటిగ్రల్ చేస్తారు 11 p1b ap 1 1p 1 ఇప్పుడు ఏమి జరుగుతుందో మనం మళ్ళీ చర్చిస్తాము ϵ→0 ab1x apdxϵ→0⁡aϵb1x apdxp≥1 11 p1p 1p1 కాబట్టి మరలా ఈ ఇంటిగ్రల్ తదుపరి ఉపన్యాసాలలో టెస్ట్ ఇంటిగ్రల్ గా ఉపయోగించబడుతుంది మరియు మనము ఈ ఫలితాన్ని p≥1 అని ఉపయోగిస్తాము మరియు p 1 ఉన్నప్పుడు ఈ ఇంటిగ్రల్ కన్వర్జెన్స్ అవుతుంది కాబట్టి ఈ రోజు మనం ఈ రకమైన abfxdx యొక్క ఇంప్రొపెర్ ఇంటిగ్రల్ ను చర్చించాము మరియు a ∞ మరియు లేదా b ∞ మరియు fx లిమిట్ కి బౌండెడ్ గా వుండేగా ఉండే రెండు అవకాశాలు చూసాము axb యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పాయింట్ల వద్ద fx అన్బౌండెడ్ గా ఉండే పరిస్థితి కూడా ఉందని మనము చూశాము కాబట్టి ఆ సందర్భంలో కూడా ఇది రెండవ రకమైన ఇంప్రొపర్ ఇంటిగ్రల్ మరియు ప్రాథమికంగా ఆ లిమిట్ ని ఉపయోగించి ఆ ఇంటిగ్రల్లను ఎలా అంచనా వేయాలో చూశాము కాబట్టి ఇది మొదటి రకమైనది అయితే ఈ ప్రాథమికమైనది అయితే అనంతం అది తక్కువ పరిధిలో ఉందా లేదా ఎగువ ఉన్నట్టి దానిని మీరు ఫైనెట్ సంఖ్య R తో భర్తీ చేస్తారు మరియు తరువాత మనము ఇంటిగ్రల్ ను అంచనా వేస్తాము తరువాత మనము R నుండి ∞ గా లిమిట్ ని తీసుకుంటాము ఫంక్షన్ అన్బౌండెడ్ గా ఉన్న రెండవ సందర్భంలో ఒక చిన్న సంఖ్య ఎప్సిలాన్ ను ప్రవేశపెట్టడం ద్వారా మనం తప్పించవలసి ఉంటుంది తరువాత మనం 0 కి వెళ్తాము లిమిట్ దృష్టాంతంలో 0 కి వెళ్తాము కాబట్టి మనము ఆ ఇంటిగ్రల్ లను మూల్యాంకనం చేయవచ్చు కాని తరువాతి ఉపన్యాసంలో కన్వర్జెన్స్ బౌండెడ్ గా ఉంటుందా లేదా వేరు వేరుగా ఉందో లేదో ఇంటిగ్రల్ చేయకుండా ఎలా కనుగొనాలో చూద్దాం కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇక్కడ ఉన్నాయి చాలా ధన్యవాదములు